హలో సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీని అభివృద్ధి చేయడంపై ఎన్ మూక్ కోర్సుకు తిరిగి స్వాగతం నేను ఐఐటి కాన్పూర్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగానికి చెందిన రవి చంద్రన్ ఇది 7వ వారం మాడ్యూల్ 6 మరియు ఉపన్యాసం సంఖ్య 42 ఇది ఈ వారం చివరి ఉపన్యాసం మరియు మనకు మరో వారం మాత్రమే ఉంది ఇప్పుడుఈ వారంలో నేను బాడీ లాంగ్వేజ్ గురించి ఈ మాడ్యూల్ను ముగించబోతున్నాను మరియు ముఖ్యంగా సమూహ చర్చలకు ఇది ఎలా సంబంధితంగా ఉంటుందనే దానిపై దృష్టి పెడతాను నేను ప్రారంభించే ముందు మునుపటి ఉపన్యాసంలో నేను చేసిన దాని గురించి క్లుప్త సమీక్ష ఇస్తాను మునుపటి ఉపన్యాసంలో నేను ఇంటర్వ్యూల కోసం శరీర భాషపై దృష్టి పెట్టాను బాడీ లాంగ్వేజ్ కోసం సన్నాహాలు కేవలం ఒక రోజు ముందు ప్రారంభించవని మీకు చెప్పడంతో నేను ప్రారంభించాను ఇది మానసికభావోద్వేగ మరియు ఆధ్యాత్మిక తయారీఆపై ఇంటర్వ్యూకి చాలా ముందుగానే తయారీ అవసరంఆపై మీరు ప్రశాంతంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉండాలి యజమానులు సాధారణంగా దేని కోసం చూస్తారు యజమానులు స్పష్టంగా రూపాన్ని వైఖరి వ్యక్తిత్వం మరియు సానుకూల దృక్పథం వంటి అనేక శరీర భాషా లక్షణాలను కలిగి ఉన్న సాఫ్ట్ స్కిల్స్ కోసం చూస్తున్నారు మరియు చాలా తరచుగా చివరి ముద్రగా కూడా మారే మొదటి ఉత్తమ ముద్ర వేయడం చాలా ముఖ్యం ఆ మొదటి ఉత్తమ ముద్ర వేయడానికి సమయపాలన దుస్తులు చాలా దృఢంగా ఉండాల్సిన కరచాలనం శరీర భాష భంగిమలు మరియు హావభావాలతో సహా అన్ని అంశాలను గుర్తుంచుకోవాలి మరియు మొదటి నుండి చివరి వరకు మొత్తం ఉత్సాహం ముఖ కవళికల నుండి రావాలి నేను కొన్ని చేయవలసినవి మరియు చేయకూడనివి గురించి కూడా చర్చించానుముఖ్యంగా దుస్తుల నియమావళికి సంబంధించిరూపానికి సంబంధించిఉపకరణాల వాడకానికి సంబంధించి కాబట్టిమీరు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని నేను చెప్పాను ముగింపులోదృఢమైన కరచాలనం చేయడం మంచి కంటి సంబంధాన్ని కొనసాగించడం తగిన భంగిమ వంటి శరీర భాషలోని కొన్ని ముఖ్యమైన అంశాలను నేను నొక్కి చెప్పాను కాబట్టి కొంచెం ముందుకు వంగి కానీ వెనుకకు వంగి ఉండకుండాఅంతటా ఉత్సాహాన్ని చూపిస్తూనవ్వుతూ ఆత్మవిశ్వాసాన్ని ప్రసరింపజేస్తూప్రశాంతంగా మరియు సమిష్టిగా ఉండిచివరిలో మంచి అనుభూతిని కలిగిస్తూ వెళ్ళిపోతారు ఇప్పుడుఇది సమూహ చర్చకు ఎంత భిన్నంగా ఉందో మీరు అడిగినప్పుడునేను మీకు చెప్పాలనుకుంటున్న మొదటి విషయం ఏమిటంటే ఇంటర్వ్యూ యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది సమూహ చర్చ యొక్క బాడీ లాంగ్వేజ్ని దాదాపుగా పోలి ఉంటుంది కాబట్టిఇంటర్వ్యూ పరంగా చాలా సానుకూలమైన మరియు ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే విషయంలో నేను చెప్పిన చాలా లక్షణాలు సమూహ చర్చతో కూడా వెళ్తాయికానీ మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని నిర్దిష్ట తేడాలు ఉన్నాయి ఆ తేడాలు ఏమిటో చూద్దాం తేడాలు ప్రాథమికంగా ఇక్కడ మీరు ఒక సమూహంలో ఉంటారు మరియు ఒక ఇంటర్వ్యూలో మీరు ఒంటరిగా ఉంటారు మరియు ఒక సమూహం మిమ్మల్ని తీర్పు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ మీరు సమూహంలో భాగం కాబట్టి మీరు సమూహ గతిశీలతను ఎక్కువగా కలిగి ఉండాలి ఆపై మిమ్మల్ని చాలా మంది వ్యక్తులు పరిశీలించవచ్చు ఆపై వివిధ కోణాల నుండి మీరు సమూహ చర్చ పరంగా చూడవచ్చు ఇప్పుడు మనం వాస్తవ శరీర భాషా లక్షణాలకు వెళ్లే ముందుఈ రోజు సమూహ చర్చ ఎందుకు ఉపయోగించబడుతుందో చూద్దాం మరియు ముఖ్యంగా అభ్యర్థులను ఎంచుకోవడానికి సమూహ చర్చను ఉపయోగించడం ద్వారా ఏకకాలంలో అనేక మంది అభ్యర్థులను అంచనా వేయడానికి మరియు తొలగించడానికి ఇది సులభమైన మార్గం మరియు ఇది సమయంతో పాటు ఖర్చుతో కూడుకున్న పద్ధతి కూడా కాబట్టి మీరు 5000 మందికి కాల్ చేయవచ్చు ఆపై 5000 నుండి మీరు వారిని వివిధ సమూహాలుగా విభజించవచ్చు ఆపై 20 నుండి చాలా సులభంగా మీరు 2 లేదా 3 అభ్యర్థులను ఎంచుకోవచ్చు ఆపై ఒక రోజులో మీరు దానిని తగ్గించి 500 అని చెప్పండి ఆపై 500 నుండి మీరు మళ్ళీ చాలా సులభంగా 50 పొందవచ్చు మరియు నుండి మీకు కావలసిన ఉత్తమమైన 30 లేదా 25ని ఎంచుకోవచ్చు 50 నుండి ఆ వ్యక్తులు ఇంటర్వ్యూకి వెళ్లాలని మీరు కోరుకుంటే మీరు ఈ లాట్ కాబట్టి సమయం మరియు ఖర్చు పరంగా షార్ట్ లిస్ట్ చేయడం చాలా సులభం ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది అన్నింటికంటే ముఖ్యమైనది సహజ నాయకుడిని గుర్తించడానికి ఉత్తమ మార్గం కాబట్టిచాలా సాధారణ సమూహ చర్చలు నిర్వహణ ఇంటర్వ్యూల కోసం నిర్వహించబడతాయిఉదాహరణకు నిజమైన చేపల మార్కెట్ ప్రజలు వెళ్ళినట్లు అనిపిస్తుందికొన్నిసార్లు వారు చాలా దూకుడుగా ఉంటారువారు ఒకరితో ఒకరు పోరాడుతారుఅయినప్పటికీ వారు ఆ పనులు చేయకూడదు ఆపై ప్రతి ఒక్కరూ వినబడాలని కోరుకుంటారు కాబట్టి వారు తమ అభిప్రాయాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు ఫలితంగా చాలా గందరగోళం ఉంది మరియు మీరు చేపల మార్కెట్లో ఉన్నట్లుగా మరియు చాలా మంది కలిసి మాట్లాడతారు మరియు చాలా శబ్దం చేస్తారు కానీ ఆ పరిస్థితిలో ఎవరైనా ఉద్భవించి ఆపై ప్రజలందరినీ శాంతింపజేస్తారు బహుశా అతని లేదా ఆమె వ్యక్తిత్వం తేజస్సు భాషా నైపుణ్యాలు శరీర భాష ఏమైనప్పటికీ ఈ వ్యక్తిలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఈ గందరగోళం గందరగోళం మరియు రుగ్మత నుండి బయటపడుతున్న ఒక రకమైన సహజ నాయకుడిగా ప్రతి ఒక్కరూ ముందుగానే లేదా తరువాత అంగీకరిస్తున్నారు మళ్లీ సమూహ చర్చ అంటే ఏమిటి అది సహజ నాయకుడిని గుర్తించడానికి మాత్రమే అయితే అది ఎలా జరుగుతుంది ఆశించిన లక్షణాలు ఏమిటి కాబోయే అభ్యర్థుల కొన్ని వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేయడానికి యజమానులు ఉపయోగించే సమూహ పరస్పర ఎంపిక ప్రక్రియను సమూహ చర్చ అంటారు మీరు దీనిని పరిశీలిస్తే ఇప్పుడు మీరు గమనించాల్సిన వ్యక్తిత్వ లక్షణాలు ఏమిటి నేను ఉంచిన మొదటి 8 లక్షణాలు అన్నీ అశాబ్దిక సంభాషణ మరియు మృదువైన నైపుణ్యాలకు సంబంధించినవి మరియు స్పష్టంగా శరీర భాష నేను ఉంచిన చివరి 3 మాత్రమే జ్ఞానానికి సంబంధించినవి నాయకత్వ నైపుణ్యాలు సమూహ నిర్వహణ జట్టు పని నైపుణ్యాలు కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనుకూలత మరియు వశ్యత సానుకూల మానసిక దృక్పథం మంచి మరియు వృత్తిపరమైన దుస్తులు ధరించడం వస్త్రధారణ దృఢమైన శరీర భాష విలక్షణమైన ఇష్టపడే వ్యక్తిత్వం తార్కిక సామర్థ్యం విశ్లేషణాత్మక సామర్థ్యం తార్కిక మరియు పొందికైన ఆలోచనలను పరిశీలించండి కాబట్టిఈ చివరి 3 వాస్తవానికి జ్ఞానానికి సంబంధించినవి కానీ మిగిలిన అగ్రభాగాలు ఎల్లప్పుడూ అశాబ్దిక సంభాషణ శరీర భాష మరియు మృదువైన నైపుణ్యాలకు సంబంధించినవి అశాబ్దిక సమాచార మార్పిడి ఏమి చేస్తుంది ఇది పాల్గొనే వారందరి అభిప్రాయాలను వెలికితీస్తుంది మరియు చురుకైన మరియు తీవ్రమైన పరస్పర చర్యల ద్వారా ఏకాభిప్రాయాన్ని అభివృద్ధి చేస్తుంది మొదట మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటి ఇది సమూహ చర్చ వ్యక్తిగత చర్చ కాదు మీరు క్యాంటీన్లో ఎవరితోనైనా మాట్లాడటం లేదు మీరు మాల్లో మీ స్నేహితుడితో మాట్లాడటం లేదు మీరు నడక సమయంలో ఎవరితోనైనా కలవడం లేదు ఇప్పుడు ఇవన్నీ వ్యక్తుల మధ్య సంభాషణలుకానీ ఇది సమూహం కాబట్టి మీరు మీతో పాటు చాలా మంది వ్యక్తుల మధ్య ఉన్నారు కాబట్టి ఇది వ్యక్తిగత చర్చ కాదు ఇది బహిరంగ ప్రసంగం లేదా చర్చ లేదా ఇంటర్వ్యూ కాదని దానిలోని రెండవ భాగం అర్థం చేసుకుంటుంది కాబట్టి మీరు పాల్గొనే చర్చలో మీరు ఇతరుల నుండి సమాచారాన్ని వెలికితీస్తారుఆపై మీరు చురుకుగా వినే ఏకాభిప్రాయంతో అభివృద్ధి చెందుతారుఆపై తీవ్రమైన పరస్పర చర్య ఉంటుంది బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఇది మీరు మాట్లాడే ఒక రకమైన ట్రాఫిక్ మరియు ప్రేక్షకులు ఇప్పటికే మీకు నాయకత్వాన్ని ఇస్తారు మరియు ప్రేక్షకులు ప్రేక్షకులతో పోటీ పడకుండా మిమ్మల్ని తీర్పు ఇస్తారు అయితే ఇక్కడ మీరు చర్చలో నిజంగా తోటి పాల్గొనే ప్రేక్షకులతో పోటీ పడతారు మళ్ళీ చర్చకు అధ్యక్షత వహించే మరియు మొత్తం చర్యకు సరైన ఆకారం మరియు దిశను ఇచ్చే చైర్పర్సన్ ఒక మోడరేటర్ ఉంటారు మళ్ళీ ఇంటర్వ్యూలో సంబంధిత ఉద్యోగానికి అభ్యర్థుల అనుకూలతను అంచనా వేసే ప్యానెల్ ఉంటుంది ఇది సమూహ చర్చ ఇది మీరు పాల్గొనే ఈ ఇతర కార్యకలాపాలన్నింటికీ భిన్నంగా ఉంటుంది కానీ వ్యక్తిగత స్థాయిలో కానీ ఇక్కడ మీరు సమూహంలో ఉన్న వ్యక్తి కాబట్టి మీ స్వంత వ్యక్తిత్వ లక్షణాలతో పోలిస్తే సమూహ గతిశీలత కాబట్టి GD ఎలా నిర్మాణాత్మకంగా ఉంటుంది అనేది కీలకం అవుతుంది GD గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది పూర్తిగా నిర్మాణాత్మక కార్యకలాపం కాదు వాస్తవానికికొన్ని జిడిలలో వారు అంశాన్ని గుర్తించమని కూడా అడగబడతారు ఆపై ఇది లీడర్ లెస్ గ్రూప్ చాలా అరుదైన సందర్భాల్లో మోడరేటర్లు ఉంటారు కానీ కొంతమంది ఫెసిలిటేటర్లు ఉన్నప్పటికీ వారు ఉద్దేశపూర్వకంగా మోడరేటర్లను ఉంచరువారు జిడిని ప్రారంభిస్తారు ఆపై వారు దాచిన కెమెరా నుండి వారిని చూసే గదిని వదిలివేస్తారు లేదా వారు ఒక మూలకు వెళతారు వారు వారిని పూర్తిగా సమూహానికి వదిలివేస్తారు ఇది లీడర్ లెస్ గ్రూప్ అభ్యర్థులందరూ పోటీదారులుఆపై మీరు పరిశీలకుడి ఉనికి మరియు భాగస్వామ్యం లేకుండా చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారు కాబట్టి ఇది 10 నుండి 50 మంది అభ్యర్థులను కలిగి ఉండవచ్చు మరియు ఇది 15 నుండి 30 నిమిషాల వరకు ఉండవచ్చు ఇప్పుడు మీరు GD ని క్లుప్తంగా చెప్పమని నన్ను అడిగితే GD అనేది సమన్వయం మరియు సహకారం గురించి అని చెబుతాను కాబట్టి మీరు ఈ రెండు కీలక పదాలను గుర్తుంచుకుని సమన్వయం మరియు సహకారం పరంగా మీ శరీరాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తే మీరు విజేత అవుతారు ఇప్పుడు సమన్వయం పరంగా మీకు అవసరమైన లక్షణాలు ఏమిటి ప్రాథమికంగా నాయకత్వ లక్షణాలు మంచి నాయకుడు మంచి సమన్వయకర్త మంచి అనుచరుడు నిర్వహణ నైపుణ్యాలు కూడా మంచి నాయకుడు ప్రణాళికతో కూడిన మంచి మేనేజర్ కూడా మీరు GD యొక్క సమయాన్ని గుర్తుంచుకోవాలి మీరు GDని నిర్వహించగల విధానం గురించి వారికి తెలియజేయాలి మీరు సంఘర్షణ పరిష్కార నైపుణ్యాలను చూపించాలి మరియు మొత్తంగా మీరు GD సమన్వయకర్త కావడానికి ఆసక్తి కలిగి ఉంటే మీరు సమన్వయం చేయగలగాలి జిడి యొక్క మరొక భాగం సహకారం గురించి ఇది భాగస్వామ్య లక్ష్యం కోసం కలిసి పనిచేయడం కాబట్టి మీకు ఉమ్మడి లక్ష్యమైన సామూహిక లక్ష్యం ఉంది మరియు మీరు కలిసి పనిచేయాలి ఇప్పుడు ఈ విషయం యొక్క చాలా ఫన్నీ భాగం ఏమిటంటే మీరు ద్వేషించే పనులను మీరు చేయవలసి ఉంటుంది మరియు మీరు దానిని చిరునవ్వుతో చేయాలి అంటే మీరు మాట్లాడటానికి ఇష్టపడని ఎవరితోనైనా మాట్లాడాలిమీరు ఈ వ్యక్తిని ద్వేషించవచ్చు ఆ వ్యక్తి రూపంలోనే మీ శరీర భాష కఠినంగా మారుతోంది ఆపై మీ భావోద్వేగం లోపల చాలా బాధపడుతోంది ఆపై వేదనకు గురవుతోంది ఆపై మీకు ఈ వ్యక్తిలో ఏదో ఇష్టం లేదు బహుశా ఆ వ్యక్తి చాలా దూకుడుగా ఉంటాడు చాలా అవమానకరంగా ఉంటాడు మరియు మీరు అలా కాదు ఆపై మీరు దాని గురించి కొంత చెడుగా భావిస్తారు కానీ మీరు ఈ సహకార వ్యక్తితో కలిసి పనిచేయాలి కాబట్టి సహకారం అంటే మీరు ద్వేషించే పనులను చేయడం అని నిర్వచించబడింది కానీ మీరు దానిని చిరునవ్వుతో చేయాలి కాబట్టి మీరు ఈ వ్యక్తిని ఇష్టపడరు మీరు ఆ వ్యక్తిని ద్వేషిస్తారు కానీ మాట్లాడుతున్నప్పుడు నా స్నేహితుడు చెప్పినట్లుగా ఓహ్ ఫ్రెండ్ నేను మీతో అంగీకరిస్తున్నాను మీ లోపల ఉన్న నా ప్రియమైన తోటి పాల్గొనేవారు ద్వేషిస్తూ ఉండవచ్చు కానీ మీరు సహకరించాల్సినప్పుడు మీరు మీ భావోద్వేగాన్ని చూపించలేరు మీరు దానిని నియంత్రించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జిడి యొక్క ప్రాథమిక భాగాలు ఏమిటి కాబట్టి నాలుగు ప్రాథమిక భాగాలు ఉన్నాయి కాబట్టి నేను ముందు సూచించినట్లుగా మొదటి భాగం నాయకత్వానికి సంబంధించినది ఇందులో చొరవ నిర్ణయం తీసుకోవడం ప్రణాళిక మరియు దృష్టి ఉంటుంది రెండవ అంశం జ్ఞానానికి సంబంధించినది ముఖ్యంగా ప్రస్తుత వ్యవహారాలు మరియు సాంకేతిక పురోగతులకు సంబంధించి ఈ విషయంలో సమగ్రంగా ఉండాలి ఇప్పుడు GD యొక్క ఈ భాగంలో మనము జ్ఞాన భాగంపై ఎక్కువ దృష్టి పెట్టడం లేదు కానీ మనము శరీర భాష భాగంపై ఎక్కువ దృష్టి పెడుతున్నాము మళ్ళీ మీరు నాలెడ్జ్ మినహా నాలుగు ప్రాథమిక భాగాలను పరిశీలిస్తే మూడవది కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఇందులో చురుకుగా వినడం పటిమ స్పష్టత పొందిక డిక్షన్ ఉచ్ఛారణ సమర్థత మరియు నాల్గవది వ్యక్తిత్వ ఆవిర్భావం ఇందులో సాఫ్ట్ స్కిల్స్బాడీ లాంగ్వేజ్ పాజిటివ్ దృక్పథం ఆహ్లాదకరమైన మెథడిజం అన్నీ సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు బాడీ లాంగ్వేజ్ తో సంబంధం కలిగి ఉంటాయి మీరు ఎలా అంచనా వేయబడతారు మళ్ళీ ఇక్కడ కూడా మీరు చూస్తే 75 శాతం మార్కులు వాస్తవానికి జ్ఞానానికి సంబంధం లేని విషయాలకు ఇవ్వబడతాయి నాలుగింట ఒక వంతు క్రెడిట్ జ్ఞానానికి లభిస్తుంది కాబట్టి 25 మార్కులకు వ్యక్తిత్వం దుస్తుల రూపానికి సుమారు 5 మార్కులు స్వభావం స్వరం మరియు స్వరానికి మరో 5 మార్కులు సంజ్ఞ శరీర భాషకు మరో 5 మార్కులు మానసిక స్థితికి మరో 5 మార్కులు ఆపై మొత్తం ముద్రకు 5 మార్కులు ఇస్తుంది నాలెడ్జ్ మళ్ళీ 5 గా విభజించబడింది ప్రతి లోతు పరిధి తార్కిక ఆలోచన ఆలోచనల సంస్థ మొత్తం ముద్ర కానీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు క్రియాశీల శ్రవణపటిమ డిక్షన్ ఉచ్ఛారణ మొత్తం ముద్ర నాయకత్వం చొరవ జట్టు స్ఫూర్తి ఓర్పు సంఘర్షణ పరిష్కార నైపుణ్యాలు నిర్ణయం తీసుకోవడం ఆపై మొత్తం ముద్ర ఇప్పుడు మూల్యాంకనం చేస్తున్నప్పుడు వారు కొన్ని సానుకూల లక్షణాలతో పాటు కొన్ని ప్రతికూల లక్షణాల కోసం కూడా చూస్తారు సానుకూల లక్షణాలు ఏమిటో చూద్దాం నేను చెప్పినట్లుగా వారు మాట్లాడే చాలా విషయాలు వ్యక్తిత్వ పరంగా లేదా శరీర భాషతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి వారు మొదట వెతుకుతున్నది ఉత్సాహం తరువాత ఆసక్తి మరియు ఉత్సుకత పాల్గొనడం ఉల్లాసంగా తెలివిగా ఉండటం కాబట్టి కమ్యూనికేషన్ నైపుణ్యాలు స్పష్టత కోసం వారు చూసే సానుకూల లక్షణాలు వ్యక్తీకరణ యొక్క ఆనందం వర్గీకరణ ముగింపు ఆలోచనల పొందిక మరియు మొత్తం ప్రభావం పరంగా నేను ఇంతకు ముందు చర్చించినది అదే నాయకత్వ పరంగా ఇది జట్టు స్ఫూర్తిని మినహాయించి నేను ఇంతకు ముందు చర్చించిన మాదిరిగానే ఉంటుంది ఆపై సహనం కూడా సాధారణంగా సానుకూల లక్షణంగా జోడించబడుతుంది ప్రతికూల లక్షణాలు మళ్ళీ వ్యక్తిత్వం దయచేసి దీనిపై పూర్తి శ్రద్ధ వహించండి ఎందుకంటే మీ వ్యక్తిత్వం పరంగా శరీర భాష వెల్లడి అవుతుంది అంతర్ముఖం మరియు మందగింపు అంటే మీరు మీ ఆలోచనలను మీలోనే ఉంచుకుంటే మరియు మీరు ప్రతిస్పందించడంలో చాలా నెమ్మదిగా ఉంటే అది ప్రతికూలమైనది ఆత్మవిశ్వాసం లేకపోవడం కాబట్టి పది మంది ఉంటారు ఆపై అందరూ మాట్లాడతారుఆపై మీ వంతు వస్తుంది కాబట్టి మీరు మాట్లాడాలనుకుంటున్నారా అని వారు అడుగుతున్నారు మీరు మైక్ తీసుకోండి నేను తరువాత మాట్లాడతానని అనుకుంటున్నాను నేను దానిని వెళ్లనిస్తాను కాబట్టి నేను దాని గురించి తరువాత ఆలోచిస్తాను ఇప్పుడు మీరు మీ అవకాశాన్ని కోల్పోతారు మీరు ఆత్మవిశ్వాసం లేని మీ గురించి చాలా పేలవమైన స్వీయ చిత్రాన్ని కూడా ప్రదర్శిస్తారు భయం కాబట్టి ఎల్లప్పుడూ ఎవరికైనా భయపడటంఎవరైనా మీకు ఏదో చేస్తారు ఉద్వేగంచాలా ఒత్తిడికి గురికావడంఅసభ్య పదాలను ఉపయోగించడంఅది కూడా మర్యాదపూర్వకమైన వ్యక్తీకరణలను ఉపయోగించే మీ మృదువైన నైపుణ్యాలలో భాగం ఇది చాలా ముఖ్యం ఉదాసీనత అంటే ఎటువంటి భావన ప్రతిస్పందించని మరియు విసుగు పూర్తిగా లేకపోవడం కాబట్టి మీరు కూర్చుని ఆపై మీరు చాలా విసుగు చెందారని చూపించి ఆపై మీకు ఆసక్తి లేనట్లుగా ఇతరుల మాట వింటారు ఇప్పుడు విషయ పరిజ్ఞానం లేకపోవడం ఖచ్చితత్వం లేకపోవడం పేలవమైన మానసిక నాణ్యత సృజనాత్మక ఆలోచనలు లేకపోవడం విశ్లేషణాత్మక ఆలోచన లేకపోవడం అన్నీ ప్రతికూల లక్షణాలకు దోహదం చేస్తాయి కమ్యూనికేషన్ నైపుణ్యాల పరంగా పొరపాట్లు మృదుత్వం గందరగోళం మరియు అస్పష్టత మళ్లించడం ప్రధాన అంశానికి రాకపోవడం అసంబద్ధత ఒక వ్యక్తి మాట్లాడే విధానంలో ఆలోచనలో సరైన పొందిక లేదు ఏకత్వం అదే విధంగా అదే ఆలోచనలు పదేపదే వ్యక్తీకరించబడతాయి నాయకత్వం ప్రతికూల లక్షణాలు వివిక్త నిరోధించబడిన అంటే అతను దూరంగా ఉంటాడు తనను తాను రక్షించుకుంటాడు మరియు వ్యక్తి సమీపించలేని చాలా అహంభావంగల మరియు దూకుడుగా బలహీనంగా మరియు అస్థిరంగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తాడు మరియు తరచుగా వ్యక్తి అసహనంతో ఉంటాడు ఇప్పుడు జిడిలో మీరు కలిగి ఉండవలసిన ఉత్తమ వైఖరి ఏమిటంటే మీరు సరైనవారని మీరు భావించాలి ఆపై ఎవరైనా సరైనవారైతే మీరు ప్రశంసలు చూపాలి కానీ నేను తప్పు కాదు కాబట్టి జిడి చివరి వరకు మీరు తప్పు కాదని నిరూపించుకోండి మరియు మొత్తంగా గెలుపు గెలుపు పరిస్థితిని ప్రోత్సహించడానికి ప్రయత్నించండి మరియు అది మిమ్మల్ని జిడిలో చూస్తుంది మరియు మీకు కావలసిన విజయాన్ని ఇస్తుంది కొన్ని అత్యంత సాధారణ బాడీ లాంగ్వేజ్ ఆపదలు ఏమిటి మీరు ఎక్కువగా మాట్లాడటానికి ఆత్రుతగా ఉంటే ఆపై మీరు నాడీగా ఉంటే ఆపై మీరు చాలా తక్కువ మాట్లాడితే మీరు దూకుడుగా ప్రవర్తిస్తారుఆపై అహంకారపు హావభావాలు పరధ్యాన శరీర భాష బటన్తో ఆడుకోవడంపెన్నుతో ఆడుకోవడం వంటి పరధ్యాన శరీర భాష ఏమిటి కాబట్టి కొన్నిసార్లు పెన్ను తెరిచిఆపై మూసివేయడంపెన్ను వైపు చూడటం గడియారంతో ఆడుకోవడంఉంగరంతో ఆడుకోవడంచెవి ఉంగరంతో ఆడుకోవడం మాట్లాడకపోవడం మొదలైనవి ఇతర వ్యక్తులు మిమ్మల్ని చూసేలా చేసే అన్ని ప్రతికూల హావభావాల మాదిరిగానే అవి పరధ్యాన శరీర భాషగా మారతాయి ఉదాసీనత మీరు పాల్గొనేవారు కానట్లుగా ఆపై ప్రేక్షకుల ప్రవర్తన మీరు కేవలం కూర్చుని ఇతరులు ఏమి చేస్తున్నారో చూడండి మీరు పాల్గొనరు చికాకు పట్టడం భయాన్ని చూపించడం దుర్వాసన రావడం బహుశా మీరు కొంచెం వెల్లుల్లి వేయించిన అన్నం తీసుకున్నారామీరు నోరు కడుక్కోలేదు మీరు ధూమపానం చేసారు మీరు నోరు కడుక్కోలేదుమీరు కొంచెం బీరు తాగారు మీరు నోరు కడుక్కోలేదు కాబట్టి ఆ వాసన ఘాటైన వాసన కాబట్టి ప్రజలు వెంటనే మీ పట్ల చిరాకు మరియు చిరాకుగా భావిస్తారు శరీర భాష పరంగా మరికొన్ని ఆచరణాత్మక చిట్కాలు ఇది ఇప్పటికే చెప్పబడింది కానీ నేను ముఖ్యంగా జిడి పరంగా కూడా నొక్కి చెప్పాలనుకుంటున్నాను జిడి అంతటా కంటి సంబంధాన్ని కొనసాగించండి కాబట్టి మీరు ఎవరినైనా సంబోధించకపోయినా మీ చుట్టూ ఉన్న వ్యక్తులను చూస్తూ ఉండండి మరియు మీరు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మీరు కంటి పరిచయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు ఆపై మొత్తం సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రయత్నిస్తారు ఒక నిర్దిష్ట వ్యక్తిపై దృష్టి పెట్టవద్దు ముఖ్యంగా మీతో ఏకీభవించే వ్యక్తి లేదా మీకు నచ్చిన వ్యక్తిపై దృష్టి పెట్టవద్దు కాబట్టి మీకు నచ్చదని మరియు మీ ప్రత్యర్థి అయ్యే అవకాశం ఉందని మీరు భావించే వ్యక్తిని కూడా చూడటానికి ప్రయత్నించండి కానీ ఆ వ్యక్తిని చూడటం కూడా మీకు ఒక రకమైన సంబంధాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది గోర్లు కొరకడం కాళ్ళను కదిలించడం లేదా చేతిని కదిలించడం వంటి విధ్వంసక మరియు ప్రతికూల శరీర భాషను నివారించండి కాళ్ళను కదిలించడం నిజంగా చాలా విధ్వంసక సంజ్ఞ పెన్నుతో ఆడుకుంటూ ముక్కును ఎంచుకోవడం నేను ఇప్పటికే మీకు చెప్పాను తల వెనుక చేతులు పట్టుకుని కుర్చీలో తిరిగి వంగి ఉండకండి ఇది మీరు అహంకారంగా లేదా నిస్వార్థంగా ఉన్నారని చూపిస్తుంది మరియు మీరు చాలా దూకుడుగా ఉన్నారని కూడా చూపిస్తుంది మీరు దూకుడుగా ఉండకూడదు మీరు దృఢంగా ఉండాలి ఆపై వారు మీకు చక్రాలతో కూడిన కుర్చీలను కూడా ఇవ్వవచ్చు కాబట్టి ముందుకు వెనుకకు కదలడానికి ప్రయత్నించకండి పక్కకి కదలకండి ఒకరి కుర్చీని కొట్టండి కుర్చీతో ఆడుకోండి కుర్చీ కూడా తిప్పగలిగితే ఇక్కడ అక్కడ తిరగడానికి ప్రయత్నించకండి దానిని తిప్పుతూ ఉండండి కాబట్టి ఇవన్నీ విధ్వంసక ప్రవర్తన మరియు మీలో చాలా అపరిపక్వమైన మరియు వృత్తిపరమైన వైఖరిని చూపుతాయి మొత్తంమీద సమూహ చర్చలలో మీరు శరీర భాష యొక్క ఏ అంశాలను ప్రదర్శించాలి భంగిమ వెళ్ళేటప్పుడు మరియు కూర్చున్నప్పుడు కూడా నిటారుగా నడవండి ముందు చెప్పినట్లుగా ఎత్తుగా నిలబడి ఆపై ఎత్తుగా కూర్చోండి కూర్చునే ముందుగట్టిగా కరచాలనం చేయండి లేదా స్త్రీలు ఉంటే అప్పుడు వారు కరచాలనం చేయడానికి సిగ్గుపడితే మీరు కేవలం నమస్తే అని చెప్పవచ్చు మరియు దూకుడుగా ప్రవర్తించడంఅంత సులభంగా రెచ్చగొట్టడం వంటి ఎలాంటి ప్రతికూల లక్షణాలను నియంత్రించడానికి ప్రయత్నించవచ్చు ఎవరైనా చాలా రెచ్చగొట్టే ప్రకటన చేస్తున్నప్పటికీ జిడిలో అస్సలు కోపం తెచ్చుకోకండి ఆసక్తి మరియు సానుభూతి చూపించడానికి కొంచెం ముందుకు వంగి ఓపెన్ అరచేతి సంజ్ఞలను ఉపయోగించండిదానిని మీ జేబులో పెట్టకండి వెనుకకు పెట్టకండి కాబట్టి దానిని దాచడానికి ప్రయత్నించకండి మీకు కోటు లేదా ఏదైనా ఉంటేఓపెన్ అరచేతి సంజ్ఞలను ఉపయోగించండి మరియు మీకు ఫైల్ లేదా హ్యాండ్బ్యాగ్ ఉంటే దాచడానికి ప్రయత్నించవద్దుకాబట్టి మీరు దానిని ఇక్కడ ఉంచి ఆపై దాచడానికి ప్రయత్నిస్తారు అలా చేయవద్దు కాబట్టి తెరిచి ఉండండి మరియు అంగీకారం చూపించడానికి మీ తల ఊపుతూ కొన్నిసార్లు మీరు కూడా తల ఊపుతూ సున్నితంగా నవ్వుతూకృతజ్ఞత చూపించడానికి కూడా చేయవచ్చు మీరు ఎవరినైనా మెచ్చుకోగలరని చూపించడం ద్వారా మీరు ఒక విషయం చెప్పకపోయినాఇది మీ నాయకత్వ నాణ్యతలో మరొక ముఖ్యమైన హక్కును చూపిస్తుందిఎవరైనా మంచి విషయం చెబుతుంటేమీరు అసురక్షితంగా భావించరు ఆపై ఆ ప్రసరించే చిరునవ్వును ఇవ్వండి కాబట్టి అది చాలా శక్తితో వస్తుంది మీరు ఆ ప్రసరించే చిరునవ్వును ఇచ్చినప్పుడు మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంటుంది ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తున్నప్పటికీ అంతటా ఉల్లాసంగా ఉండండి దానిని మరీ కఠినంగా తీసుకోకండి కాబట్టి ఇది ఒక జిడి మరియు మీరు మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఇక్కడకు వచ్చారు పోరాటం ఉన్నప్పటికీ మరింత కాంతి రావాలి మరియు మీరు పోరాటాన్ని తగ్గించాలి జిడి ముందు మరియు జిడి తరువాత స్నేహితుల నుండి లేదా మీ స్వంత వీడియో రికార్డింగ్ నుండి అభిప్రాయాన్ని ఉపయోగించి మీ పనితీరును పర్యవేక్షించండి కాబట్టి అది జరుగుతున్నప్పుడు కూడా మీరు మీ ప్రదర్శన యొక్క వీడియో రికార్డింగ్ కోసం ఏర్పాటు చేయగలిగితే దానిని సమీక్షించి మాక్ ప్రదర్శనలు చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ప్రతికూల ప్రవర్తన కోసం చూడండి మరియు దానిని తగ్గించడానికి ప్రయత్నించండి మరియు వ్యక్తులను సమూహంలోని మీ స్నేహితులను మీలో ఏమి నచ్చిందో అడగండి మీరు జిడిలో టాక్ ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు మరియు ఆ లక్షణాలను ఇష్టపడే వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి మరియు నేను మీకు ఇచ్చే తదుపరి సలహా ఏమిటంటే మీకు ఒక నిర్దిష్ట ఉద్యోగం వచ్చిన తర్వాత మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి వేచి ఉండకండి కాబట్టి నాకు ఉద్యోగం లభిస్తే తరువాత నేను తదుపరి ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పుడు నేను నా సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాను నేను జిడిలో చాలా మంచి పార్టిసిపెంట్ అవుతానని అనుకోకండి ప్రస్తుతం నేను సిగ్గుపడుతున్నాను ప్రస్తుతం నేను అంతర్ముఖంగా ఉన్నాను ప్రస్తుతం నేను అభివృద్ధి చెందాలనుకోవడం లేదు నేను అలా చేస్తే నాకు ఆ ఉద్యోగం వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను కానీ వ్యక్తిత్వాన్ని ముందుగానే ఊహించుకోండి మీరు ఆ వ్యక్తిత్వాన్ని ఊహించినప్పుడు మీకు స్వయంచాలకంగా కావలసిన ఉద్యోగం లేదా మెరుగైన ఉద్యోగం కూడా లభిస్తుంది కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు మారతారని మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటారని ఆలోచించడం వల్ల ఉపయోగం ఉండదు ఉద్యోగం రావడానికి ముందే ఆ వ్యక్తిగా మారండి మీరు ఆ పదవిలో ఉన్నట్లుగా ప్రవర్తించండి మీరు ఆ స్థానానికి పదోన్నతి పొందడానికి ముందే అయినా కూడా మరియు మొత్తంగా గెలుపు వైఖరితో వెళ్ళండి కాబట్టి అది చాలా ముఖ్యం కాబట్టి మీరు గెలుపు వైఖరితో వెళ్ళినప్పుడు మీ మనస్సును మానసికంగా పెంచుకోండి మరియు మీరు దాన్ని పొందబోతున్నారని ఆలోచించండి కాబట్టి మీ ముఖం మీద ఉల్లాసంగా ఉంటుంది మీరు ప్రశాంతంగా మరియు సమిష్టిగా ఉంటారు మొత్తం శరీరం ప్రదర్శిస్తుంది మీరు భయపడే వ్యక్తి కాదు లేదా ఎవరైనా అణచివేసే వ్యక్తి కాదు మీరు సహజ నాయకుడిగా ఉద్భవిస్తారు మరియు మిమ్మల్ని జిడిలో మాత్రమే తిరస్కరించడం చాలా కష్టం అవుతుంది ఇప్పుడు ఇలా చెప్పిన తరువాత మీరు గెలుపు వైఖరితో ఉన్నప్పటికీ కొన్నిసార్లు మీ కంటే మెరుగైన లక్షణాలను అభివృద్ధి చేసిన కొంతమంది వ్యక్తులు ఉంటారు బహుశా వారు మీ కంటే మెరుగైన అవగాహన కలిగి ఉండవచ్చు కాబట్టి కొన్నిసార్లు వారు మీపై ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు కనిపిస్తారు వారు మీ కంటే వేగంగా పనులను పూర్తి చేసినట్లు కనిపిస్తారు బహుశా వారు జిడిలో ఎంపిక చేయబడి ఉండవచ్చు కానీ దీన్ని గుర్తుంచుకోండి నిరుత్సాహపడకండి ఇది గుర్తుంచుకోండి ఇది మీ కోసం నా ముగింపు గమనిక వాదన లేదా చర్చల లక్ష్యం విజయం కాకూడదు పురోగతి కావాలి కాబట్టి నేను ఓడిపోయాను మరియు ఎవరైనా గెలిచారని మీరు అనుకోకూడదు చర్చ యొక్క మొత్తం లక్ష్యం పురోగతి ఆలోచన పరంగా పురోగతి కొత్త అనుభవాన్ని పొందడంలో పురోగతి మీ స్వంత వ్యక్తిత్వ అభివృద్ధి పరంగా పురోగతి మీరు హాజరయ్యే ప్రతి జీడీ మీకు ఒక రకమైన గరిష్ట అనుభవాన్ని ఇస్తుంది హాజరయ్యే ప్రతి ఇంటర్వ్యూ ఇది మీకు పూర్తిగా భిన్నమైన అనుభవాన్ని కూడా ఇవ్వబోతోంది లేకపోతే మీకు అది రాదు ఏర్పడిన ఒత్తిడి మీరు ఒత్తిడికి గురికావడం సానుకూల ఒత్తిడి ఆ తర్వాత మీకు కలిగే ఉపశమనం మిమ్మల్ని మరొక స్థాయికి తీసుకువెళతాయి మీ స్వంత వీడియో చూడటం ద్వారా మరిన్ని జిడిలలో మళ్లీ మళ్లీ పాల్గొనడం ద్వారా నేను ఇచ్చిన చిట్కాలను ఉపయోగించడం ద్వారా ముఖ్యంగా మీ బాడీ లాంగ్వేజ్ అంశంపై చాలా నిశితంగా చాలా దగ్గరగా దృష్టి పెట్టడం ద్వారా మీరు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల నుండి మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు పురోగతి సాధిస్తారు ఈ గమనికతో మేము ఈ వారాన్ని ముగిస్తున్నాము మరియు మాకు మరో వారం మాత్రమే ఉంది ఆపై అది చివరి ముగింపు వారం అవుతుంది ఇది రాబోయే వారంలో జరగబోయే తదుపరి ఉపన్యాసంమీలో చాలా మంది తెలుసుకోవాలనుకున్న ప్రదర్శన నైపుణ్యాలతో నేను ప్రారంభించబోతున్నాను ప్రదర్శన నైపుణ్యాలలో మీరు ఎలా చేయగలరు అది తదుపరిది అవుతుంది కానీ ఈ రోజు నుండి మీరు పాల్గొనబోయే అన్ని జిడిలలో మరోసారి విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను మీకు శుభాకాంక్షలు మరియు ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు